హలో ఫ్రెండ్స్ గత సమావేశ కాలములో మనం దృశ్య సంస్కృతి గురించి మాట్లాడాము మరియు నేను వాగ్దానం చేసినట్లుగా ఈ రోజు మనం సిద్ధాంతాల గురించి మాట్లాడబోతున్నాము సిద్ధాంతాల గురించి కాదు దృశ్య సంస్కృతిని ఎలా ఉపయోగించాలో దానిని ఆసక్తికరంగా ఎలా మార్చవచ్చో చూడబోతున్నాము కాబట్టి ఇక్కడ నుండి మనం ముందుకు సాగుదాము ఇవి మనం దృష్టి సారించే వివిధ అంశాలు దృశ్య అవగాహన దాని ముఖ్య భాగాలు రూపాలు అవగాహన అవగాహన లోతు రంగు అవగాహన మరియు మనం దానితో పరస్పర చర్యతో ఆపివేస్తాము కాబట్టి సరిగ్గా దీని అర్థం ఏమిటి ఇప్పుడు మనల్ని మనం అడిగే మొదటి ప్రశ్న అవగాహన అంటే ఏమిటి మనం విషయాలను గ్రహించడం విషయాలను అనుభూతి చెందడం గురించి మాట్లాడుతాము కానీ దాని అర్థం ఏమిటి సరే మనం దాని గురించి శాస్త్రీయ సిద్ధాంతాలలోకి వెళ్లము కానీ మనం దృష్టి పెట్టబోయే ఇంద్రియజ్ఞానములు మనకు చాలా ప్రాథమిక స్థాయిలో ఉన్నాయి మనకు 5 ఇంద్రియ అవయవాలు ఉన్నాయి మరియు అవి మనకు వివిధ రకాల సంకేతాలను పంపగలవు మరియు అప్పుడు వాటి వివరణ ఉంది ఇప్పుడు మనం దీన్ని స్పష్టంగా తెలుసుకుందాం ఉదాహరణకు నేను నా ఎదురుగా ఉన్న నిన్ను చూస్తున్నప్పుడు నేను నిన్ను చూస్తున్నాను అని చెప్పుకుందాం కానీ నేను ప్రధానంగా చూసేది రంగుల శ్రేణి లేదా వివిధ రకాలైన రంగుల సమూహం మరియు నేను కొన్ని రూపాలు ఒక నిర్దిష్ట దూరంలో వాటిని గుర్తించడయు ఎలా చేయగలిగాను నేను చేయగలిగింది ఏమిటంటే నేను నా జ్ఞాపకశక్తిని ఉపయోగిస్తాను నేను జ్ఞాపకశక్తిని వివరణ సహాయంతో ఉపయోగిస్తాను మరియు సరే నేను నా ముందు కనిపించేది మనిషి అని చెప్తాను కాబట్టి ఉన్న గ్రహణశక్తి అనేది మొదటగా ఇంద్రియజ్ఞానమును కలిగి ఉంటుంది ఇది ఇప్పటికే ఉన్న జ్ఞాపకశక్తి మరియు నేను చూసిన మునుపటి మానవుల చిత్రాలతో పోల్చే ప్రక్రియ విధానము మెదడులో చేయబడుతుంది కాబట్టి విషయాల పథకంలో ఆ పరిధిలో చివరకు నేను చూస్తున్నది మానవుడే అని చెప్పాను కాబట్టి స్పష్టంగా గ్రాహ్యత సందర్భంలో మీరు దృశ్యములో చూసేది మరియు దాని గురించి మీరు చేసే ఒక రకమైన వివరణ తీర్పు ఉంది కాబట్టి మీరు రెండింటినీ మిళితం చేస్తారు మరియు మీకు అవగాహన వస్తుంది మనం మన ప్రారంభ తరగతుల్లో కొన్నింటికి త్వరగా తిరిగి వెళితే అక్కడ మనం వ్యాఖ్యానం యొక్క భావన గురించి మాట్లాడాము మీరు ఒక గ్లాసు నీటిని చూస్తారు మరియు మీరు అంటారు నేను ఏమి చూస్తున్నాను నేను ఒక గ్లాసు నీటిని చూస్తున్నాను నేను చూసేది గుర్తించిన దానికి ప్రతీక అని ఎవరో చెప్తారు కాబట్టి ఏమిటి ఇలా జరగడం ఏంటంటే ఈ విషయాలు జరిగిన క్షణంలో చూసే అనుభవం వివిధ మార్గాల్లో విధాన పరచబడుతుంది లేదా నేను ఒక నిర్దిష్ట రకమైన గాజును చూస్తున్నాను అని ఎవరైనా అంటారు అంటే నేను ఇప్పటివరకు చూసిన ఇతర రకాల గాజుల కంటే భిన్నమైనది మరియు ఎవరైనా నీరు శుభ్రంగా ఉందని చెప్తారు కాబట్టి మీరు అదే విషయాన్ని చూస్తున్నారు గ్రహించిన అనుభూతి ఒకేలా ఉంటుంది కానీ మీరు దానిని అర్థం చేసుకునే విధానం వ్యక్తికి వ్యక్తికి మారవచ్చు విషయాల వివరాలలోకి వెళ్లకుండా తత్వశాస్త్రం మనస్తత్వశాస్త్రం మరియు అభిజ్ఞా శాస్త్రాలలో అవగాహన అనేది ఇంద్రియ సమాచారంపై అవగాహన లేదా అవగాహనను పొందే ప్రక్రియ కాబట్టి మీరు ఇంద్రియాల ద్వారా అనుభూతి చెందేది స్వీకరించడం సేకరించడం స్వాధీనం చేసుకునే చర్య మనస్సు లేదా ఇంద్రియాలతో అనుమాన పడటం వంటిది కాబట్టి గ్రహించడం అనేది చాలా విస్తృతమైన మార్గంలో అవగాహనగా నిర్వచించవచ్చు మనం వీటిలోకి వెళ్లము కానీ చాలా త్వరగా మన మెదడులో మీ ఉద్దీపనలు ఇంద్రియజ్ఞానములో ప్రసారం చేయబడతాయని మీరు చూస్తారు ఆ సమయంలో అది ఎటువంటి అర్థం లేదా వివరణ లేకుండా ఉంటుంది ఇవి చాలా సరళమైన నిర్మాణ భాగాలు కానీ అవి మనస్సు ద్వారా తీసుకోబడతాయి అవి మన మనస్సులో నిల్వ చేయబడిన అనేక ఇతర విషయాల జ్ఞాపకశక్తి సహాయంతో విశ్లేషించబడతాయి మరియు తరువాత వాటికి ఒక పేరు ఇవ్వబడుతుంది వివరించబడుతుంది మరియు అది భవిష్యత్తులో ఉపయోగించడం కోసం గుర్తుంచుకోబడుతుంది మరియు అప్పుడు మనం కలిగి ఉన్నది ఒక అవగాహన అని పిలుస్తాము ఇప్పుడు ఆసక్తికరంగా అవగాహన గురించి చాలా ముఖ్యమైన ఆలోచనాపరులలో ఒకరైన తత్వవేత్త మనస్తత్వవేత్త విలియం జేమ్స్ మనకు చెబుతాడు మనం గ్రహించే వాటిలో కొంత భాగం బయటి నుండి వస్తుంది కానీ దానిలో ఎక్కువ భాగం మనస్సు నుండి వస్తుంది మీరు ఆ విధంగా చూస్తారు మనం భ్రమలు మరియు ఆ రకమైన అనేక ఆసక్తికరమైన ఇతర విషయాల గురించి మాట్లాడినప్పుడు నిర్దిష్ట సందర్భంలో అతని మాట అర్ధవంతంగా ఉంటుందని మీరు అంటారు ఇప్పుడు నేను మీకు కొన్ని చిత్రాలను చూపుతాను మరియు మనం వాటి గురించి మాట్లాడుతాము మీరు ఈ నిర్దిష్ట చిత్రాన్ని లోతుగా పరిశీలిస్తే చిత్రం మధ్యలో మీరు ఒక త్రిభుజాన్ని చూస్తారు త్రిభుజం స్పష్టంగా లేదు కానీ నేను మిమ్మల్ని మీరు ఈ త్రిభుజాన్ని ఎందుకు చూస్తారు అని ప్రశ్న అడిగితే ప్రాథమికంగా ఏమి జరుగుతోంది మీరు ఈ త్రిభుజం ఈ తెల్ల త్రిభుజం మరియు మరేదైనా ఎందుకు చూస్తున్నారు నిజానికి ఇది ఒక నమూనా ఇవి వృత్తాలు కాదు ఇది ఒక నమూనా అని చెప్పలేము ఇవి కేక్ వంటి దాదాపు పూర్తి సర్కిల్లు మాత్రమే సగం తిన్నవి ఇవి మూడు కోణాలు అని మీరు పరిగణించలేరా ప్రతిదీ చెప్పి మరియు పూర్తయిన తర్వాత ఎందుకు మళ్లీ కేంద్రాన్ని చూసి త్రిభుజాన్ని గ్రహిస్తారు ఒక వివరణ ప్రక్రియ జరుగుతోందని మీరు చూస్తున్నందున మీరు ఊహిస్తున్నారని మీరు రూపొందిస్తున్నారని మీరు ఒక రకమైన భావనను కలిగి ఉన్నారని ఒక అదృశ్య లేదా తెల్లటి రుమాలు మడిచి మధ్యలో మూడు వృత్తాలు మరియు త్రిభుజంపై ఉంచబడుతుంది బహుశా ఇది దానిలో ఉద్భవించే నమూనా మనం ఈ ప్రత్యేక మార్గంలో విషయాలను ఎందుకు గ్రహిస్తాము ఇది చమత్కారమైన ప్రశ్న ప్రజలు ఇప్పటికీ సమాధానాల కోసం ఇబ్బంది పడుతున్నారు మరియు ఇలా ఎందుకు అనేదానికి మా వద్ద ఆసక్తికరమైన సమాధానాలు ఉన్నాయి ఈ సందర్భంలో మనం కొన్ని విషయాలను పూర్తి చేసినప్పుడు రూపాలు అవగాహన మరియు లోతు అవగాహన యొక్క ప్రాధమికాలు గురించి మనం నేర్చుకున్నాము దీనివల్ల ఇది ఎందుకు జరుగుతుందనే ఆలోచన కొంచెం మెరుగవుతుంది ఇప్పుడు అస్పష్టతలను పరిష్కరించడానికి మరియు అర్థం చేసుకోవడానికి మెదడు కూడా అసంపూర్ణ సమాచారం నుండి ఆకృతులను సృష్టిస్తుంది కాబట్టి మీరు ప్రస్తుతం చూసిన సమాచారం అసంపూర్ణంగా ఉంది మరియు అసంపూర్ణమైన వాటిని పూర్తి చేయడానికి మనం ప్రయత్నించే ధోరణిని కలిగి ఉన్నాము కాబట్టి ఇది అసంపూర్ణమైనది మరియు మనం దీన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాము మరియు దీన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రక్రియలో మనకు ఇలాంటి నమూనా ఉంటే అప్పుడు మనం వావ్ ఇది నమూనాను పూర్తి చేస్తుంది అంటాము కాబట్టి మెదడు యొక్క ఈ ధోరణి అసంపూర్తిగా ఉంది బహుశా మనకు ఈ రకమైన ఆత్మాశ్రయ అవగాహనలు ఎందుకు ఉన్నాయి అనే దాని ఆధారంగా ఉండవచ్చు కాబట్టి ఇవి భ్రమలు ఇంతకుముందు కూడా నేను మీతో మరొక భ్రమను పంచుకున్నాను మరియు ఇక్కడ భ్రమకు మరొక ఉదాహరణ ఉంది ఇక్కడ మీరు ఈ రేఖ కంటే చాలా పెద్దదిగా చూస్తారు ఈ రేఖ కంటే ఈ రేఖ చాలా పెద్దదిగా కనిపిస్తుంది ఈ రేఖ కంటే చాలా పెద్దదిగా కనిపిస్తోంది ఇది ఎందుకు జరుగుతుంది సహజంగానే మీరు కొలిస్తే రెండు పంక్తులు ఒకే పొడవుతో ఉన్నాయని మీరు కనుగొంటారు కానీ మీరు ఆ విషయాన్ని రెండు రకాలుగా చూస్తున్నారని ఒక సమయంలో మీరు రెండు అక్షములుగా కొలవదగిన చిత్రంని చూస్తున్నారని చెప్పారు మూడు అక్షముల స్థలములొ మీకు నిర్మాణ భాగము ఉన్న చోట మీరు దీన్ని ఇక్కడ గోడగా కదులుతున్నట్లు చూడవచ్చు మరియు దీనికి కలపబడిన మరొక గోడ ఉంది ఇది మీరు చేస్తున్న ఒక రకమైన వీక్షణం మరొక సమయంలో మీరు చూడటానికి ప్రయత్నిస్తున్నారు ఏదో ఒక చదునైన ఉపరితలం మరియు మీరు రెండు పంక్తుల మధ్య పోలిక చేయడానికి ప్రయత్నిస్తున్నారు అవి సమాన పొడవు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు కాబట్టి మీరు చూసే రెండు రకాలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయని మీరు చూస్తారు కాబట్టి మళ్లీ ఇది గ్రహణశక్తికి సంబంధించినది దీని అవగాహన చాలా సులభం కాదు చాలా సంక్లిష్టతలను కలిగి ఉంటుంది సులభం కాదు ఇది కొన్ని రకాల అవగాహనకు దారితీసే విభేదాలు కావచ్చు దీనినే భ్రమలు అని పిలుస్తాము కాబట్టి అసంపూర్ణమైన విషయాలను పూర్తి చేసే ధోరణి ఉన్న చోట మునుపటి ఉదాహరణ ఈ ఉదాహరణలో రెండు విభిన్నమైన చూసే మార్గాలు ఒకే సమయంలో ఉనికిలో ఉన్నాయని మరియు సంఘర్షణను సృష్టించవచ్చని మనం కనుగొన్నాము తద్వారా భ్రమలు అని పిలవబడేవి ఏర్పడతాయి కాబట్టి ఈ సందర్భంలో పరిమాణం స్థిరత్వం అని పిలువబడే దాని కారణంగా ఒక విషయం మనకు దూరంగా ఉంటుంది అది చిన్నదిగా కనిపిస్తుంది ఇప్పుడు మనం దూరం అనే భావనను అనుభవించినప్పుడు ఇది చాలా ముఖ్యమైన విషయం దీని గురించి ఇంకొద్ది సేపట్లో మాట్లాడుకుందాం ధోరణి అనేది మీకు గుర్తున్నట్లయితే మనం కొంచెం ముందుగా తెలుసుకున్నాము ఇప్పుడు దాని గురించి మరింత వివరంగా మాట్లాడుకుందాం మనం విషయాలను నిర్దిష్ట మార్గాల్లో చూడాలనే దృష్టితో ఉన్నాము మరియు అందువల్ల ఇది కుంభాకారంగా మరియు ఇది పుటాకారంగా వివరించబడిందని మీరు చూస్తారు ఈ అన్వేషణను కొంచెం ముందుకు తీసుకెళ్లండి ఇది ఎందుకు జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రాంతం నీడలో ఉందని మరియు ఈ సందర్భంలో ఈ ప్రాంతం నీడలో ఉందని మనం అనుకుంటాము ఇవి మన ఊహలు మనం అలాంటి ఊహలు ఎందుకు చేస్తున్నాం ఎందుకంటే మన నేటి జీవితంలో సాధారణంగా కాంతి పైనుండి వస్తుంది మరియు కాంతి పై నుండి వచ్చినట్లయితే మరియు ఒక వస్తువు కుంభాకారంగా ఉంటే అప్పుడు నీడ కుంభాకార ఉపరితలం యొక్క దిగువ భాగంలో ఉంటుంది మరియు అది పుటాకారంగా ఉంటే అప్పుడు కాంతి ఉంటుంది కాంతి దిగువ భాగంలో ఉంటుంది మరియు నీడ ఎగువ భాగంలో మరియు కుంభాకార ప్రాంతం ఉపరితలంపై ఉంటుంది అప్పుడు కాంతి ఎగువ భాగంలో ఉంటుంది మరియు నీడ దిగువ భాగంలో ఉంటుంది కాబట్టి కాంతిను చూడడానికి మనం కలిగి ఉన్న ముందస్తు షరతు ఈ ధోరణి అన్ని సమయాలలో ఎగువ భాగంలో ఉండి ఈ రకమైన వివరణలను చేయడానికి మనకు చాలా సులభతరం చేస్తుంది ఇది నిర్దిష్ట రకాల అవగాహన ఇంతకంటే మరేమీ కాదు ఇప్పుడు దీన్ని ఒక సారి తిప్పడానికి మరియు ధోరణిని మార్చడానికి నాకు కొంత సమయం కేటాయించండి మీరు ఒక నిర్దిష్ట రకమైన ఇబ్బందిని ఎదుర్కోవలసి ఉంటుందని మీరు అప్పుడు కనుగొంటారు కాబట్టి మనం ప్రస్తుతం ఇక్కడ కలిగి ఉన్నాము నేను మీతో త్వరగా పంచుకుంటాను ఇప్పుడు కనుగొనడం చాలా కష్టం ఏది కుంభాకార ఉపరితలం మరియు ఏది పుటాకార ఉపరితలం మరియు ఏమి జరుగుతున్నది ఎందుకంటే మీరు దీన్ని చూస్తున్నారు ఇప్పుడు పక్కల నుండి ఇది వెలుగులోకి వస్తుంది కాంతి ఏ వైపు నుండి అయినా రావచ్చు మరియు మీరు కనుగొన్న కిటికీలు గదికి ఇరువైపులా ఉంటాయి మరియు కాంతి సహజంగా ఒక నిర్దిష్ట మార్గంలో ఉంటుంది కాబట్టి ధోరణి మనకు చాలా ముఖ్యం ఇక్కడ మనం చూసేది ఏమిటంటే చైనీయులు పై నుండి క్రిందికి చదివే వాస్తవం గురించి కొంచెం ముందుగా మాట్లాడాము అరబిక్ లేదా ఉర్దూ లిపిని చదివే వారు కుడి నుండి ఎడమకు చదివే వాస్తవం గురించి కూడా మనం మాట్లాడాము అంటే ఇది వారికి వారు ఉద్దేశించిన మార్గం మనం ఒక చిన్న ప్రయోగం చేద్దాం మీ స్క్రీన్పై మీరు చూస్తున్న రెండు గీతలను చూడండి ఇది గీయడం చాలా సులభం ఇది ఒకటి లేదా ఇది ఏది ఏది చూడడానికి సులభంగా కనిపిస్తుంది ఇది ఒకటి లేదా ఇది చాలా మంది భారతీయులకు సాధారణ సమాధానం ఏమిటంటే ఈ వైపు ఉన్న ఈ వస్తువు ఎడమ నుండి కుడికి మరియు చాలా తరచుగా దిగువ నుండి పైకి చూడటం సులభం కాబట్టి అది పైకి వాలుగా ఉంటుంది ఇది చాలా తరచుగా మనం విషయాలను అన్వేషించు విధానం మరియు ఇది గుర్తుంచుకోవడం ముఖ్యం ఎందుకంటే మీరు దీన్ని గుర్తిస్తే మనం చేస్తున్న ప్రకటనలు లేదా హోర్డింగ్ లేదా ప్రదర్శన దాని ఆధారంగా మీరు దీన్ని రూపొందించవచ్చని మీరు గ్రహిస్తారు మీ ప్రేక్షకులు ముందుగా ఏ వ్యక్తిని చూడాలనుకుంటున్నారో దాని ఆధారంగా చిత్రాన్ని ఎడమ వైపు లేదా కుడి వైపున ఉంచవచ్చు ఇది భవిష్యత్తు కోసం చాలా ఆసక్తికరమైన వ్యూహం కావచ్చు ఇప్పుడు మనం దీని వివరాలకు వెళ్ళము కన్ను ఉంది కంటి నుండి సమాచారం మెదడుకు వెళ్లి ప్రక్రియ జరిగే మెదడు పై భాగాన దృశ్య పదార్థం యొక్క మరింత అధునాతన భాగానికి వెళుతుంది కానీ మనం కంటి గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు మోనోక్రోమ్ మరియు తక్కువ లైట్లలో కూడా యాక్టివేట్ చేయబడిన రాడ్లు ఉన్నాయి మనకు రంగు దృష్టిని ఇచ్చే కోన్లు ఉన్నాయి కానీ నేను మీకు చెప్పినట్లు అవన్నీ ఇంద్రియజ్ఞానముకు సంబంధించినవి కానీ రోజు చివరిలో మనకు ఉన్నది మనం అనుభవించేది అవగాహన మరియు అది ఎలా జరుగుతుందో నేను మీతో త్వరగా పంచుకున్నాను ఇప్పుడు మనం అవధానం అంటే వేరొకదానిని చూద్దాం ఎందుకంటే అవగాహన అనేది శ్రద్ధ అని పిలువబడే వాటి ద్వారా మధ్యవర్తిత్వం లేదా మధ్యవర్తిత్వం వహించేది ఇప్పుడు నేను మీతో చాలా త్వరగా పంచుకుంటాను ఇది మీలో చాలామంది గ్రహించవచ్చు లేదా గ్రహించకపోవచ్చు ఒక్క క్షణం విడిచిపెట్టి ఈ ప్రత్యేకమైన స్లయిడ్ ను చూద్దాం నేను మిమ్మల్ని త్వరగా అడిగితే మీరు నన్ను తొందరలో చూడలేకపోతే నేను మిమ్మల్ని త్వరగా నేను ఏమి ధరించాను అడిగితే ఒక కృత్రిమ పరికరం మరియు బహుశా మీరు దాని గురించి ఆలోచిస్తారు మీలో కొందరు ఇప్పుడు నన్ను చూడగలిగితే కొంత గుర్తుకు రావచ్చు కానీ మీలో ఎక్కువ మంది నేను ఎడమ చేతి మైక్రోఫోన్ను ధరించి ఉన్నాననే వాస్తవాన్నిగ్రహించక పోవచ్చు కొన్నిసార్లు మీరు చూడవచ్చు కాబట్టి మీరు దానిని సరిగా చూడపోవచ్చు కాబట్టి ఇక్కడ ప్రాథమికంగా ఏమి జరుగుతోంది మీరు నన్నుసరిగా గుర్తించకపోవడంలో ఏమి జరుగుతోంది నా జుట్టు రంగు ఏమిటి లేదా ఈ వస్తువు యొక్క రంగు ఏమిటి లేదా ఆ వస్తువు యొక్క రంగు ఏమిటి అని నేను మిమ్మల్ని వరుస ప్రశ్నలను అడిగితే మనం ఎక్కువగా ఈ విషయాలను కోల్పోయి వుంటాము నేను మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తున్న దానికి ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది దాన్ని త్వరగా పరిశీలించి ఆపై మనం మునుపటి స్లయిడ్కి తిరిగి వెళ్దాం ఇప్పుడు చెప్పండి ఎన్ని గొడుగులు ఉండేవో మనం ఎడమ నుండి కుడికి చూస్తున్నప్పుడు ఎత్తైన గొడుగు ఏది గొడుగుల వెనుక ఆకాశం రంగు ఏమిటి గొడుగుల క్రింద మన దగ్గర ఏదైనా ఉందా ఇది ఒకే రంగులో ఉంది గొడుగు కింద ఉన్న వస్తువు యొక్క రంగు ఏమిటి ఆకృతికి ఏటవాలు ఉందా అక్కడ గొడుగులు తప్ప ఇంకేమైనా ఉన్నాయా ఈ ప్రశ్నలలో చాలా వాటికి మీరు దీన్ని కొద్దిసేపు చూసినందున మీకు సమాధానం ఉండకపోవచ్చు అలా కాకుండా మీరు దీన్ని చాలా కాలం పాటు చూస్తే మీరు దానిని గ్రహించవచ్చు కాబట్టి మీరు దీనిని గ్రహిస్తున్నారని మరియు మీరు గ్రహించని అనేక విభిన్న విషయాలను చూస్తున్నారని గుర్తించండి కాబట్టి ప్రాథమికంగా ఏమి జరుగుతుంది శ్రద్ధ అనేది వడపోత యొక్క తీవ్రమైన ప్రక్రియ అలాగే దృష్టి కేంద్రీకరించడం కాబట్టి అవగాహన సరిపోదు గ్రహణశక్తి అంటే మన చుట్టూ ఉన్న ప్రతిదాన్ని మనం అనుభవిస్తున్నాము కానీ గుర్తించడం అంటే మనం ఒక సమయంలో ఒకదానిపై మాత్రమే శ్రద్ధ వహిస్తున్నాము మరియు దయచేసి గుర్తుంచుకోండి బహువిధ కోవిధులుగా కూడా ఉండే అవకాశం ఉంది 10 శాతం కంటే తక్కువ మంది మాత్రమే ఒకే సమయంలో రెండు పనులు చేయడానికి సిద్ధమవుతారని లేదా వాస్తవానికి వారు నిజమైన బహువిధ కోవిధులుగా ఉంటారని మనలో ఎక్కువమంది ఒకే సమయంలో ఒక పనిని మాత్రమే చేయగలరని ఈ పరిశోధన చెబుతోంది ఒక సమయంలో ఒక విషయానికి హాజరు కావడం డ్రైవింగ్ చేయడం మొబైల్లో ఏం చెబుతున్నామో దానిపై దృష్టి పెట్టలేకపోతున్నాం అందుకే డ్రైవింగ్ మరియు మొబైల్ మొబైల్లో మాట్లాడటం చాలా ప్రమాదకరమని మీరు చూస్తున్నారు కాబట్టి ప్రాథమికంగా ఏమి జరుగుతుంది వడపోత ప్రక్రియ ఉంది ఇది పరిమిత మానసిక సామర్థ్యం కోసం కావచ్చు కానీ ఏ కారణం చేతనైనా అంతిమ ఫలితం ఏమిటంటే మనం ఒకేసారి ఒక విషయానికి మాత్రమే హాజరు కాగలుగుతాము ఇప్పుడు ఇది దృశ్య సందర్భంలో చాలా ఆసక్తికరమైన చిక్కులను కలిగి ఉంది ఎందుకు ఎందుకంటే మీరు ఒక సమయంలో ఒక విషయానికి హాజరు కాగలిగితే ఒక కళాకారుడు మీ దృష్టిని మార్చగలడని మీరు చూస్తారు అతను లేదా ఆమె నిర్ణయించుకోవచ్చు నేను ఈ నిర్దిష్ట రంగును ఉపయోగించాలా లేదా నేను ఈ నిర్దిష్ట ఆకృతిని ఉపయోగిస్తే అది మరింత ఉత్తేజకరమైనదిగా మరింత ఆసక్తికరంగా ఉంటుంది వ్యక్తి మొదట ఈ విషయాన్ని చూస్తాడు తర్వాత అతను లేదా ఆమె కదిలి ఏదైనా చూడటం ప్రారంభిస్తారు ఇప్పుడు మనకు చాలా కంటి ట్రాకర్ అధ్యయనాలు చేస్తున్నాము నేను మరియు నా విద్యార్థి బృందంతో కూడా కొద్దిపాటి కంటి ట్రాకింగ్ అధ్యయనాలు చేస్తాము మరియు కొన్ని స్లయిడ్లను మీతో పంచుకుంటాము మీరు క్రిందికి చూసి వస్తువులను చూస్తున్నప్పుడు ఇక్కడ ఏ నిర్దిష్ట వస్తువు ఉంది అనేదానిపై ఆధారపడి కళ్ళు నిర్దిష్ట నమూనాలో కదులుతాయని మాకు చెప్తారు కాబట్టి ఇది చాలా ఆసక్తికరమైన విషయం కంటి ట్రాకర్ అధ్యయనాల నుండి మేము మీతో భాగస్వామ్యం చేస్తాము లేదా మేము కొన్ని ఇప్పటికే భాగస్వామ్యం చేసాము మనం దీన్ని తనిఖీ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను అవగాహన యొక్క ప్రాథమికాల గురించి మాట్లాడాను రూపాలు అవగాహన రంగు అవగాహన మరియు లోతు అవగాహనతో కూడిన సాధన పరికరాలు ని ఉపయోగించే పనికి దిగుదాం ఎందుకంటే ఇవి మనకు అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి మీరు దృశ్య మాధ్యమాన్ని ఉపయోగిస్తున్నప్పుడు కమ్యూనికేషన్ కోసం వాటిని మరింత సమర్థవంతంగా ఎలా ఉపయోగించవచ్చు అనేది గ్రహిస్తారు ఇప్పుడు గెస్టాల్ట్ జర్మన్ అనే పదాన్ని మీరు చూస్తారు మనం మనస్సు యొక్క రూపాన్ని రూపొందించే సామర్థ్యాన్ని మనస్సు యొక్క సంపూర్ణ సామర్థ్యాన్ని సూచిస్తాము మరియు మీరు మొదట్లో సరిగ్గా గుర్తుంచుకుంటే చివరి ఉపన్యాసంలో మన మనస్సు యొక్క సామర్థ్యం గురించి మాట్లాడాము ఇప్పుడు అసంపూర్తిగా ఉన్నదాన్ని పూర్తి చేయండి త్రిభుజం యొక్క ఆత్మాశ్రయ అవగాహన విషయంలో కూడా మనం దాని గురించి కొంచెం ముందుగా మాట్లాడాము కాబట్టి ఈ ధోరణి అనేది 20వ శతాబ్దం ప్రారంభంలో 1940లు మరియు 50లలో కొంతమంది వ్యక్తులచే అన్వేషించబడింది మరియు ఈ వ్యక్తులు ఏమి జరిగిందనే దానిపై సిద్ధాంతాల సమితిని రూపొందించగలిగారు దురదృష్టవశాత్తూ ఆ సమయంలో అది ఎందుకు జరిగిందో ఎందుకు అలా జరిగిందో వారు చెప్పలేకపోయారు మనం ఆ భాగం మరియు అలాంటి వాటిని కాకుండా మొత్తం చూడడానికి మొగ్గు చూపుతాము ఈరోజు జ్ఞానపరమైన శాస్త్రం రంగంలో చాలా పరిశోధనలు ఈ సమస్యలను అన్వేషించాయి మరియు మీకు ఆసక్తి ఉంటే మీరు గూగుల్ లో కొన్నింటిని చూడవచ్చు మరియు దీనికి సంబంధించిన కొన్ని విషయాలను కనుగొనవచ్చు కానీ వ్యాపార రంగానికి ఇవి చాలా నిర్మాణాత్మక సాధనాలు ఇవి మనకు సహాయపడతాయి మరింత ప్రభావవంతమైన ప్రసారకులుగా మారతాయి నేను త్వరగా చెప్పాలనుకుంటున్న మొదటి విషయం ఏమిటంటే ముందుభాగం మరియు నేపథ్యం అని పిలవబడేది ఉంది మనం వినడం గురించి మాట్లాడినప్పుడు మనం ముందు మరియు నేపథ్యం గురించి మాట్లాడాము ఈ రోజు ఇక్కడ కూడా మనం మళ్లీ ముందుభాగం మరియు నేపథ్యం గురించి మాట్లాడుతున్నాము మీరు పక్షులతో ఉన్న ఈ చిత్రాన్ని చూస్తే మీరు నల్ల పక్షిని గుర్తించగలిగితే ఏదో ఒకవిధంగా మీరు తెల్ల పక్షిని విస్మరిస్తారు మీరు తెల్ల పక్షిపై దృష్టి పెడుతున్నప్పుడు మీరు నల్ల పక్షిని విస్మరిస్తారు ఎందుకంటే ఇది ముందుభాగం అవుతుంది ఇది నేపథ్యం అవుతుంది మరియు ఇది తిరిగి ముందుభాగం అయినప్పుడు ఇది నేపథ్యం అవుతుంది కాబట్టి ప్రతివర్తిత త్రిప్పగలిగిన ప్రక్రియ జరుగుతోంది ఇక్కడ రెండు విభిన్న రకాల అవగాహనల మధ్య మారడం కానీ మరింత ముఖ్యమైనది మనం దేనినైనా ముందువైపుగా చూడటం మరియు నేపథ్యంగా చూడటం మధ్య మారుతున్నాము వేరొకదానికి వ్యతిరేకంగా చూసే ఈ నికర ధోరణి మనం గ్రహించడం చాలా చాలా ముఖ్యం మొదట్లో నేను ఫ్రేమ్ల గురించి మాట్లాడినట్లు మీకు గుర్తుంటే మీరు ఫ్రేమ్లో నా ముఖాన్ని చూడగలుగుతారు మీరు ఫ్రేమ్లో పవర్ పాయింట్ని చూడగలుగుతారు మీరు ఏదైనా భవనం లేదా మీ ఫ్రేమ్లో కంప్యూటర్ను చూడగలరు ఏమైనా కిటికీ ఏమైనా కాబట్టి మనం ఫ్రేమ్లను కలిగి ఉంటాము ఫ్రేమ్లలో ఫ్రేమ్లను కలిగి ఉంటాము మరియు ఏదో ఒకదానిపై దృష్టి కేంద్రీకరించే అవగాహన సందర్భంలో ఫ్రేమ్లను రూపొందించడం లేదా ఉపయోగించడం అనేది మనం ఉపయోగించే చాలా ఆసక్తికరమైన పరికరం కాబట్టి ఇవి సిద్ధాంతాలు మనం సిద్ధాంతాలను వివరంగా చూడనప్పటికీ వివిధ రకాలైన రూప అవగాహన గురించి మాట్లాడతాము రూప భూమిక సంబంధం గురించి చాలా చాలా సాధారణమైన వర్ణన మధ్యలో ఉన్న జాడీని చూడటం లేదా రెండు ముఖాలను చూడటం వంటి వాటి మధ్య మీరు మారవచ్చు కానీ మీరు రెండింటినీ చూడలేరు అదే సమయంలో మీరు విషయాలను చూసే రెండు విభిన్న మార్గాల మధ్య మారడం వలన ఆసక్తికరమైన పరిణామాలు ఇది కలిగి ఉంటుంది మీరు దానిని దృశ్యమాన సంభాషణకు వర్తింపజేసినప్పుడు అవి ఆసక్తికరమైన చిత్రాలు చమత్కార చిత్రాలు దృష్టిని ఆకర్షించడం వంటి అనేక పనులను చేయగలవు మనం కొంచెం ముందుగా ఆకృతికి సంబంధించిన విషయం గురించి మాట్లాడాము కాబట్టి మనం దానిని ప్రస్తుతానికి దాటవేస్తాము కానీ మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మనం రూపాన్ని గ్రహించినప్పుడు మనం విషయాలను సమూహపరచడానికి మొగ్గు చూపుతాము మీరు 6 లైన్లను చూస్తున్నట్లయితే మనం వాటిని 6 లైన్ల కంటే మూడు సెట్ల లైన్లుగా చూస్తాము మనం గుంపులుగా ఉన్న వ్యక్తులను చూసినప్పుడు వారిని ఒక సమూహంగా పరిగణిస్తాము ఇది ఒక సమూహం అక్కడ నిలబడి ఉంది మరొక సమూహం అక్కడ నిలబడి సమూహాలను సృష్టించడం ఇది మళ్లీ మనకు చాలా ఆసక్తికరమైన ధోరణి మనం చెల్లాచెదురుగా ఉన్న డేటాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము ఈ సందర్భంలో మనం నక్షత్రం లేదా మరేదైనా ఆకారాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తాము కాబట్టి దీనిని మంచి ఆకార న్యాయము అని పిలుస్తారు మరియు ఈ ధోరణి ఏదైన అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడంలో చాలా ఎక్కువగా ఉంటుంది కొనసాగింపుగా మీరు ఈ నిర్దిష్ట చిత్రాన్ని చూస్తున్నప్పుడు బహుశా ఇది నిరంతరంగా పరిగణించబడుతుంది మరియు అనుకోకుండా ఉన్న విషయాలుగా పరిగణించబడతాయి అనుకోకుండా అక్కడ ఉన్న విషయాలు మరియు ఇది మనకు ఉన్న మరొక ఆసక్తికరమైన ధోరణి మరియు ఇవన్నీ భావనకు సంబంధ రూపాలు వివిధ రూపాలు మనం వాటిని ఇలా సమలేఖనం చేస్తాము లేదా వాటిని ఒకదానితో ఒకటి సంబంధము చేయడం ద్వారా మనం ఇలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము దాని నుండి పరిపూర్ణత యొక్క భావాన్ని ఇలా పొందడానికి ప్రయత్నిస్తాము కాబట్టి ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది మరియు వివిధ రకాల రూపాలను మనం వర్గీకరించే మరియు వర్గీకరించే విధానానికి ఇవి చిన్న ఉదాహరణలు ఇప్పుడు రూపాల అవగాహన రూప భూమిక సంబంధంకి ఉదాహరణ ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే మీరు బండిని ఈ ప్రకృతి దృశ్యంలో భాగంగా పరిగణించవచ్చు లేదా మీరు దానిని గుర్రపు బండిపై కూర్చున్న రెండు బొమ్మలుగా పరిగణించవచ్చు మీరు ఒకే విషయం యొక్క రెండు విభిన్న వివరణలు కలిగి ఉండవచ్చు మరియు ఇది ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే ఇది రూప భూమిక మరియు నేపథ్యము మధ్య ముందుకు వెనుకకు మారడానికి దారితీస్తుంది మనం కొంచెం ముందుగా దీని గురించి మాట్లాడాము కాబట్టి ఇక్కడ ఒక దృశ్య కళ ఉంది అతను దానిని అన్వేషించాడు ఇక్కడ మరొకటి ఉంది ఇక్కడ మీరు వివిక్త మూలకాలను ఒకచోట చేర్చినట్లు చూస్తారు మరియు మీరు దానిని కొంత సమయం పాటు నిశితంగా పరిశీలిస్తే మీరు ఒక ముఖాన్ని గుర్తించవచ్చు ఇది క్లోజర్ అని పిలువబడే మరొక సాంకేతికత ఇది మళ్లీ రూపాలు అవగాహన యొక్క అంశం ఇక్కడ మనం వివిక్త వస్తువులను ఒకచోట చేర్చడానికి ప్రయత్నిస్తాము మరియు దానికి పూర్తి అనుభూతిని ఇవ్వడానికి ప్రయత్నిస్తాము కాబట్టి మనం ఒక స్త్రీని చూడగలుగుతున్నాము ఆమె జుట్టును చూడగలుగుతున్నాము వాస్తవానికి లోతుగా చూస్తే ఈ విషయాలు ఏవీ లేవు ఇప్పుడు మనం త్వరగా లోతు అవగాహనకి మారతాము మరియు మళ్లీ ఇది అవగాహన యొక్క ముఖ్యమైన అంశం నేను మీకు చెప్పినట్లుగా ఈ మూడింటి యొక్క ప్రాథమిక అంశాలు గురించి మీకు తెలిస్తే మీరు దానితో ఎలా పని చేయబోతున్నారనే దాని గురించి మీకు మంచి ఆలోచన వస్తుంది కాబట్టి లోతైన అవగాహన సందర్భంలో మనం దూరాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మీరు ఇక్కడ ఈ చిత్రాన్ని చూస్తుంటే ఇక్కడ ఒక దీపస్తంభం ఉందని ఇక్కడ మరొక దీపస్తంభం ఉందని ఇక్కడ ఇంకా చిన్న స్తంభం ఉందని మరొక దీపం ఉందని మీరు కనుగొనగలరు బహుశా దీనికి సమాంతరంగా ఉండే స్తంభము ఇది రెండు పరిమాణాలు కల చిత్రం మరియు మనకు దూరంగా లేదా కొన్ని విషయాలు మనకు దగ్గరగా ఉన్నాయి కొన్ని విషయాలు మరింత దూరంగా ఉన్నాయి ఇలాంటి విషయాలను చూడగలుగుతారు మరియు వివేచించ గలరు మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి దీని గురించి కొంత సమయం ఆలోచించండి మరియు మనం క్రిందికి రావడానికి ముందు మనం దీన్ని చేసే విధానం గురించి కొన్ని అంశాలను వ్రాయండి మీ సమయం ముగిసింది మనం చేసే మొదటి పని సరళ దృక్పథం యొక్క భావనతో ముడిపడి ఉంటుంది అదేమిటంటే కొంచెం ముందు నేను మీతో పంచుకున్న విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే మనకు దగ్గరగా ఉన్న వస్తువులు పెద్దవిగా కనిపిస్తాయి మరియు దూరంగా ఉంచినప్పుడు అదే వస్తువులు చిన్నవిగా కనిపిస్తాయి కాబట్టి మీరు ఇక్కడ ఒక రహదారిని చూస్తున్నట్లయితే ఆ రహదారి మిమ్మల్ని మరింత దూరంగా తీసుకువెళుతుందని మీరు కనుగొంటారు ఇక్కడ ఒక అదృశ్య బిందువు దిశలో సరే మరియు మీరు సుదూర రహదారులను చూస్తున్నట్లయితే అవి ఇలా కనిపిస్తాయి క్షితిజరేఖ యొక్క మొత్తం రేఖ అయిన ఒక నిర్దిష్ట బిందువు వరకు రహదారి క్రమంగా ఇరుకైనదిగా మారుతున్నట్లు మీరు చూస్తారు అంటే మీరు నిజంగా తలమును చూడగలిగితే మీరు ఇకపై బిందువు మరొకటి చూడలేరు సరళ దృక్పథం ఉపయోగించబడటానికి ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది కాబట్టి పంక్తులు కలుస్తాయి మీరు వాటిని ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు మనం దూరాలను అర్థం చేసుకునే విధానానికి ఇక్కడ మరొక ఉదాహరణ ఉంది అది ఒకే తలములో ఉన్నప్పటికీ ఇది ముందు భాగంలో ఉంది ఇది మధ్యలో ఉంది మరియు ఇది నేపథ్యంలో ఉంది మనం దానిని ఎలా చేస్తాం అంటే పూర్తి వస్తువులు ముందు మరియు అసంపూర్ణ వస్తువులు వాటి వెనుక ఉన్నట్లుగా అర్థం చేసుకునే ధోరణిని కలిగి ఉన్నందున చివరి వస్తువు అతిపెద్ద వస్తువు అయినప్పటికీ ఈ మూడింటిలో ఇది చాలా దూరం ఉంది ఎందుకంటే ఇది దాని ద్వారా నిరోధించబడింది మరియు దీని ద్వారా ఇది ముందు ముందుగా ఉన్న వస్తువు అని మనం భావిస్తున్నాము కాబట్టి ఒక వస్తువు కంటి నుండి ఎంత చిన్నదిగా కనిపిస్తుంది కానీ మీరు చూస్తారు అది ఎలా జరిగింది చాలా దట్టమైన అడవిలో ప్రజలు నివసించే ఒక గిరిజన ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు మరియు ఒక యూరోపియన్ అతన్ని తీసుకువెళ్లాడు అక్కడ నుండి దూరంగా మరియు చాలా దూరంలో గేదెలతో విశాలమైన ప్రకృతి దృశ్యం ఉన్న ప్రదేశానికి అతన్ని తీసుకువెళ్లాడు మరియు ఈ వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ దూరాన్ని అనుభూతి చెందలేదు కాబట్టి అతను మొదట వాటిని చీమలని భావించాడు కాబట్టి ఇది ఒక ఆసక్తికరమైన విషయాన్ని స్పష్టం చేస్తుంది దూరం గురించి మన అవగాహన మనం నేర్చుకున్నది చాలా గొప్పగా ఉంటుంది అది మనకు అకారణంగా ఇవ్వబడింది కాదు ఇలాంటి చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి కానీ ప్రస్తుతం మనం వాటిని తాకము దృక్కోణంపై దృష్టి పెడతాము నేను మీకు చెప్పినట్లుగా ఈ వస్తువులు చిన్నవిగా మారుతున్నాయి అవి ముందుకు సాగినప్పుడు భవనం ఇంకా చిన్నదిగా మారుతుంది ఈ దిశలో వెళుతుంది కాబట్టి ఇదే నేను మాట్లాడుతున్న దృక్పథ ప్రభావం ఇప్పుడు అది పూర్తి చేసిన తర్వాత మ్యూజియం లో ఉన్న చాలా ఆసక్తికరమైన ఇంటిని చూద్దాం మీరు ఇంటిలోని వివిధ భాగాల మధ్య కదులుతున్నప్పుడు మీరు ఇంటి ఈ వైపు నుండి ఇటు వైపుకు మారినప్పుడు మీరు దానిని కనుగొంటారు మీరు చాలా పెద్దగా మరియు మీలాగా మారతారు ఈ వైపు నుండి ఈ వైపుకు మారండి మీరు చాలా చిన్నవారు అవుతారు ఈ భ్రమ మీకు వక్రీకరించిన ఇల్లు ఉందనే వాస్తవంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు చుట్టూ తిరుగుతున్నప్పుడు సరే ఈ నిర్మాణం మన అవగాహనను సరిదిద్దడం మరియు పెద్దది లేదా చిన్నది మధ్య కదులుతున్నట్లు అనే భ్రమను ఈ మాయా భ్రాంతి గృహం స్పష్టంగా సృష్టించినట్లు మీరు చూస్తారు ఇప్పుడు లోతు అవగాహన మరియు దానిని తారుమారు చేయగల విధానం మరియు చాలా ఆసక్తికరమైన ప్రభావాలకు దారితీస్తుందని చెప్పిన తరువాత ఇప్పుడు రంగు అవగాహన గురించి మాట్లాడుకుందాం ఇది మూడవది మరియు విషయాలలో అత్యంత ముఖ్యమైన అంశం ఎందుకంటే రంగులు చాలా ఎక్కువగా ఆధిపత్యం చెలాయిస్తున్న ప్రపంచంలో మనం జీవిస్తున్నాము నలుపు మరియు తెలుపు చిత్రాల కంటే రంగులు భావోద్వేగాలకు మరింత అనుకూలంగా ఉంటాయని మనకు చెప్పే ఒక సిద్ధాంతం ఉంది రంగులు చాలా బలమైన ఆధిపత్య భావోద్వేగ పాత్రను పోషిస్తాయి మరియు కొన్ని రిఫరెన్స్ స్లయిడ్ లు ఉంటాయి ఇవి రంగులు ఎంత ముఖ్యమైనవి అనే దాని గురించి మీకు తెలియజేస్తాయి అయితే ఇక్కడ ప్రస్తుతానికి రంగులకు సంబంధించిన కొన్ని ప్రాథమిక అంశాలను త్వరగా తెలుసుకుందాం మీరు నిశితంగా పరిశీలిస్తే ఎడమ వైపున మనకు సంకలిత రంగులు అని పిలవబడేవి సంకలిత రంగులు ఉన్నాయా టెలివిజన్ స్క్రీన్పై లేదా కాంతిలో మనం చూసే విధానం మరియు మీరు ప్రిజం ఉంచినట్లు మీరు కనుగొంటారు లేత రంగులు ఏడు రంగులుగా విభజించబడ్డాయి కాబట్టి సంకలిత రంగులలో ఆకుపచ్చ నీలం మరియు ఎరుపు ప్రధాన రంగులు మరియు ఆకుపచ్చ మరియు ఎరుపు కలిపినప్పుడు మీకు పసుపు ఆకుపచ్చ మరియు నీలం మిశ్రమంగా ఉంటాయి మీకు సియాన్ ఎరుపు మరియు నీలం కలగలిసినవి మీకు గులాబీ మరియు తర్వాత ఇప్పుడు అన్ని రంగులు తగిన నిష్పత్తిలో మిళితం చేయబడ్డాయి మనకు తెల్లటి కాంతి ఉంటుంది మీరు ప్రస్తుతం చూస్తున్న మానిటర్ మరియు మీ స్క్రీన్ ఈ విధంగా పనిచేస్తాయి మరోవైపు మన దగ్గర పిగ్మెంట్లు స్కెచ్ పెన్ మరియు మనం ఉపయోగించే వివిధ రకాల వస్తువులు ఉన్నాయి మరియు మనం చిన్నప్పుడు అన్వేషించేవాళ్ళం మరియు మనం రంగులను ఆ విధంగా అర్థం చేసుకుంటాము వీటిని వ్యవకలన రంగులు అంటారు మీరు మరిన్ని రంగులను కలపడం ప్రారంభించినప్పుడు రంగులు మసకబారుతాయి మరియు ప్రాథమికంగా ఏమి జరుగుతుంది ఈ రంగులు ప్రాథమికంగా పసుపు మెజెంటా మరియు సియాన్ నీలం రంగులో ఉంటాయి మరియు మీరు వాటిని కలపడం కొనసాగించినప్పుడు మీకు ఆకుపచ్చ వంటి సెకండరీలు ఉంటాయి మరియు మీకు సెకండరీ వంటివి ఉంటాయి ఎరుపు లేదా వెర్మిలియన్ మీరు ఊదారంగు వంటి సెకండరీని కలిగి ఉంటారు ఇప్పుడు ఇక్కడ ప్రాథమికంగా జరుగుతున్నది ఏమిటంటే పవర్ పాయింట్లను రూపొందించడం గురించి నేను మీతో పంచుకున్న స్లయిడ్లో మీరు గుర్తుంచుకుంటే నేను మీతో ప్రాథమిక రంగులు మరియు ద్వితీయ రంగుల గురించి మాట్లాడాను మరియు ఇక్కడ ప్రాథమిక రంగులు ప్రాథమిక రంగు 1 ప్రాథమిక రంగు 2 ప్రాథమిక రంగు 3 ఉదాహరణలు ఉన్నాయి ఇవి ద్వితీయ రంగులు 1 2 3 మరియు ఇతర రకాల రంగులను తయారు చేయడానికి మీరు వాటిని కలపడం కొనసాగించవచ్చు ఇప్పుడు రంగులు పోషించే పాత్ర ఏమిటి మనం జరిగే కొన్ని విషయాలను శీఘ్రంగా చూడవచ్చు మనకు కేవలం ఒక ఆలోచన ఇవ్వడానికి రంగు చాలా విశాలమైన విభాగము కాబట్టి ఈ రోజు మనం దానిలోని ప్రధాన భాగాన్ని తాకగలుగుతాము కానీ కనీసం ఇది ఎలా పనిచేస్తుందో మనం ఒక సంగ్రహావలోకనం పొందగలుగుతాము కొన్ని రంగులు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి ఉదాహరణకు మీరు సంబంధాన్ని చూడాలనుకుంటే పసుపు ఇక్కడ ఊదారంగు కంటే చాలా ప్రకాశవంతంగా ఉంటుంది మరోవైపు మీరు ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులను చూస్తున్నట్లయితే అవి సమానంగా ప్రకాశవంతంగా ఉంటాయి మరియు మీరు నీలం మరియు నారింజ రంగులను చూస్తున్నట్లయితే నారింజ నీలం కంటే చాలా ప్రకాశవంతంగా ఉంటుంది కానీ పసుపు మరియు ఊదా రంగుల మధ్య సంబంధం అంత ప్రకాశవంతంగా ఉండదు రంగులు వివిధ రకాల సంబంధాలను కలిగి ఉంటాయి రంగులు వెచ్చని రంగులు చల్లని రంగులు మరియు రంగులను నిర్వచించే ఇతర మార్గాల్లో ఎన్ని రకాలుగానైనా వర్గీకరించవచ్చు అనే వాస్తవం గురించి ఇవి మీకు ఆలోచనలు ఇవ్వడానికి మాత్రమే రంగులు మీకు ఆనందాన్ని అందించగలవు రంగులు దుఃఖం యొక్క మానసిక స్థితిని సృష్టించగలవు ఇది మనం చూస్తాము మరియు నీలం రంగు మిమ్మల్ని చల్లబరుస్తుంది మిమ్మల్ని శాంతింపజేస్తుంది మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది కాబట్టి మనకు బ్లూస్ అనే పదం ఉంది క్రీమ్ వంటి వెచ్చని రంగులు మానసిక స్థితిని తేలికపరుస్తాయి మీకు సంతోషాన్ని కలిగిస్తాయి అందుకే మీకు సూర్యకాంతి ఉంటుంది ఆకుపచ్చ అనేది మిమ్మల్ని సంతోషపరిచే రంగు అందుకే మనం దానిని గడ్డితో లేదా ఏదైనా కారణంతో అనుబంధిస్తాము అని మీరు చెప్పవచ్చు మనం ఈ సమస్యలను కొంచెం తరువాత ఏ రంగు ఎటువంటి ముఖ్యమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది పరిశీలిస్తాము కాబట్టి ప్రకాశం ఒక రంగు చాలా ప్రకాశవంతంగా ఉంటే దానిని అర్థం చేసుకునే ధోరణి మనకు ఉందని మీరు చూస్తారు ఇది స్క్రీన్పై చాలా స్పష్టంగా లేదు కానీ మీరు దీన్ని పవర్ పాయింట్లో చూడవచ్చు నేను మీతో పంచుకుంటాను ఆ రంగు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది అది మనకు దగ్గరగా ఉన్న అనుభూతిని కలిగి ఉంటుంది అది నిస్తేజంగా ఉన్నప్పుడు అది మన నుండి మరింత దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది ఇప్పుడు ఇది నేను ఇంతకు ముందు మీతో పంచుకున్న విషయం కానీ మీరు దీన్ని చూస్తే నీలం మరియు ఆకుపచ్చ రంగుల ఆధిపత్యం స్పష్టంగా అర్థ ఆధారితమైన రూపాలు కాకుండా ప్రశాంతత శాంతి నిశ్శబ్దం యొక్క భావాన్ని కలిగి ఉంటుంది నిర్దిష్టంగా అర్థాన్ని కమ్యూనికేట్ చేసుకోవడం అర్థం చేసుకోవడం పడుకునే భంగిమ విశ్రాంతి తీసుకోవడం కానీ మీరు రంగును చూసినప్పటికీ అవి ఇక్కడ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మరోవైపు అసాధారణమైన ఆకాశం వర్ణించబడిన రోజు సమయం నీడలు పొడవాటి నీడలు వీటిని తయారు చేయవు ఇవన్నీ ఈ చిత్రపటమును చాలా ఆకర్షణీయమైన చిత్రపటముగా లేదా సానుకూల చిత్రపటము ముఖ్యంగా ఆకాశం రంగును మార్చవు మీరు దీన్ని చూస్తున్నట్లయితే ఇది ఖచ్చితంగా విలక్షణమైన ప్రతికూల చిత్రం ఎరుపు రంగు నీలం ఎరుపు మరియు లోతైన ముదురు మురికి రంగులతో ఆధిపత్యం చెలాయిస్తుంది వాస్తవానికి వికర్ణాల ఉపయోగం మన నుండి దూరంగా గుర్తింపబడేవి అవన్నీ ఖచ్చితంగా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అయినప్పటికీ రంగులు కూడా ఇక్కడ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మరియు ఇది ఖచ్చితంగా ప్రతికూలమైన ఏదో వక్రీకరణ యొక్క వింత భావాన్ని ఇస్తుంది మీకు పింక్ వంటి అందమైన రంగులు ఉన్నాయి కానీ ఇక్కడ ఎరుపు మరియు నలుపు మరియు గోధుమ రంగుల కలయిక మరియు ఎక్కడో వేలాడుతున్న చర్మం గల జంతువు యొక్క కలయికతో ఇది మనకు చాలా చాలా కలత కలిగించే చిత్రాలను అందిస్తుంది ప్రధానంగా రంగులను ఉపయోగించడం మరియు తారుమారు చేయడం ద్వారా మరోవైపు ఇది దాని గురించి కొంత కాంతిని కలిగి ఉంటుంది దాని గురించి కొంత ఆకర్షణీయంగా ఉంటుంది కానీ మీరు పంక్తులు చుక్కల రేఖలను చూస్తుంటే అవి వస్తువుల సున్నితత్వాన్ని కొంతవరకు భంగపరుస్తాయి లేదా మీరు ఈ చిత్రాన్ని చూస్తే చిత్రంలో కొంత భాగం సానుకూలంగా మరియు చిత్రం యొక్క కొంత భాగం ప్రతికూలంగా ఉంటుంది నేను అనుమతించబడితే మనం నిజంగా దానితో ఎలా ఆడుకోవచ్చో నేను చాలా త్వరగా మీకు చూపగలను మీరు చిత్రం యొక్క ఈ భాగాన్ని చూస్తున్నట్లయితే ఇది ప్రత్యేకంగా సానుకూలంగా ఉంటుంది కానీ మీరు చిత్రం యొక్క ఈ భాగాన్ని చూస్తున్నట్లయితే అప్పుడు అది విలక్షణంగా ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఈ చిన్న ప్రదర్శన మీకు రంగులు చాలా ముఖ్యమైన పాత్రను పోషించగలదనే ఆలోచనను ఇస్తుందని మీరు చూస్తారు ఇక్కడ మళ్లీ మీరు రెండు టిబెటన్ థంక పెయింటింగ్స్లో ఎడమవైపు ఉన్న ఒకటి రంగుల కారణంగా కుడి వైపున ఉన్నదాని కంటే చాలా కలత కలిగించేది ఇది రంగు కారణంగా తక్కువ బాధాకరమైనది కాబట్టి సంస్కృతులలో రంగులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఫ్యాషన్ పరిశ్రమలు వేర్వేరు సమయాల్లో రంగులపై అభివృద్ధి చెందుతాయి వివిధ రంగులు వయస్సు మీద ఆధిపత్యం చెలాయిస్తాయి వృద్ధులు సాధారణంగా కొన్ని రకాల రంగులను ఉపయోగిస్తారు యువకులకు మరియు అది సంస్కృతి నుండి సంస్కృతికి కూడా ఆధారపడి ఉంటుంది తరగతుల వ్యత్యాసం కోట్స్ లో ఆర్థికంగా మెరుగ్గా ఉన్న వ్యక్తులు సాధారణంగా తక్కువ ప్రకాశవంతమైన రంగులను ఉపయోగిస్తారు అయితే అత్యల్ప ఆర్థిక స్థాయి వ్యక్తులు చాలా తరచుగా ఫ్యాషన్ రంగుల ప్రకాశవంతమైన రంగుల పోకడలను ఉపయోగిస్తారు ప్రకటనలతో సహా ప్రతిచోటా ఆధిపత్యం చెలాయిస్తారు మరియు బెట్టీ ఎడ్వర్డ్స్ తన విద్యార్థులతో చేసిన ప్రయోగాల నుండి ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి ఇక్కడ మీరు చూడగలరు నేను ఇష్టపడే రంగులు మరియు నేను ఇష్టపడని రంగులు ముఖ్యమైన వ్యత్యాసం రంగులు ఋతువులతో అనుబంధించబడిన విధానం మరియు ఇక్కడ ఆ రంగులు ప్రధానంగా ప్రదర్శించబడతాయి మీకు ఉదాహరణగా చెప్పాలంటే నేను ఇష్టపడే రంగు మరియు నాకు నచ్చని రంగు మరియు ఇద్దరు విద్యార్థుల మధ్య కొంత సారూప్యత ఉందని ఇలాంటి రంగుల నమూనాలు ఉపయోగించబడుతున్నాయని మీరు కనుగొన్నారు అదేవిధంగా మీరు కోపం యొక్క వ్యక్తీకరణను చూస్తున్నట్లయితే ఒక సమూహ విద్యార్థుల కోసం ఒకే విధమైన రంగులు ఉపయోగించబడినట్లు లేదా విచారాన్ని వ్యక్తపరిచే విద్యార్థుల సమూహం కోసం మళ్లీ అలాంటి రంగులు ఉపయోగించబడ్డాయి మరియు 60 కంటే ఎక్కువ మంది విద్యార్థులతో చేసిన అధ్యయన శ్రేణిలో మా స్వంత పరిశోధనలు మాకు కొన్ని రంగులను ఇచ్చాయి అసహ్యం కోసం ప్రధానంగా ఉపయోగించే రంగులు శాంతి కోసం శృంగార భావన కోసం విచారం కోసం ప్రధానంగా ఉపయోగించే రంగులు రంగులు విభిన్నంగా ఉన్నాయని మీరు కనుగొనవచ్చు మరియు వీరు 60 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి 60 మంది విద్యార్థులలో ఎక్కువ మంది ఈ రంగులను ఉపయోగిస్తున్నారు కాబట్టి ఇది రంగులు కూడా వర్గీకరించబడిందని ఒక నిర్దిష్ట సంస్కృతిలో అదే విధంగా అర్థం చేసుకోబడిందని మనకు చెబుతుంది అంటే దీనితో అయితే మీరు దీన్ని మీ జ్ఞానాన్ని ఉపయోగించుకోవచ్చు ఆపై మనం ఎవరినైనా సంబోధిస్తున్నప్పుడు మనం మరింత ప్రభావవంతమైన మార్గంలో విషయాలను చూసుకోవచ్చు మా అధ్యయనాలు కూడా ఇక్కడ ఆనందాన్ని ఎలా చిత్రీకరించబడ్డాయి కోపం ఎలా చిత్రీకరించబడ్డాయి భయం వర్ణించబడ్డాయి అనేదానికి ఉదాహరణను అందిస్తాయి నేను ఇంతకు ముందు చెప్పిన అనేక విషయాలతో చాలా ఆసక్తికరంగా సరిపోతుందని మీకు మీరే చూడవచ్చు మరియు ఆనందం యొక్క రంగులు పసుపు ఆకుపచ్చ మరియు నీలం రంగులకు సంబంధించినవి తెలుపు లేత రంగులతో విడదీయబడతాయి కోపం యొక్క రంగు ప్రధానంగా ఎరుపు పసుపు మరియు నలుపు రంగులతో ఉంటుంది మరియు దానిని మనం మొదట్లో చూసిన చిత్రంతో సరిపోల్చండి దాని గురించి మనం మాట్లాడాము ఇక్కడ మనం కోపం గురించి మాట్లాడుతాము మరియు ఇక్కడ మనం చాలా కలవరపరిచే దాని గురించి మాట్లాడుతాము అప్పుడు రంగులు విభిన్న సంస్కృతులు యూరోపియన్ సంస్కృతి మరియు భారతీయ సంస్కృతికి చెందినవి కావచ్చు అనే దానితో సంబంధం లేకుండా అవి నిర్దిష్ట మార్గంలో ప్రవర్తిస్తాయి కాబట్టి రంగుల ద్వారా మనం చాలా ప్రభావవంతమైన మార్గంలో కమ్యూనికేట్ చేస్తామని ఈ సారూప్యతలు చెబుతున్నాయి మరియు మనం దీని గురించి తెలుసుకోవాలి ఈ చర్చ యొక్క చివరి దశలో నేను భ్రమలను గురించి త్వరగా చెప్తాను భ్రమలు ఎక్కడ ఉన్నాయి మనం గ్రహించేది నిజం కాదని నేను మీకు చెప్పాను మరియు మా వద్ద దీనికి ఉదాహరణలు ఉన్నాయి నేను వివరాల్లోకి వెళ్లను మీరు వాటిని స్లయిడ్లలో చూడవచ్చు కానీ ఇక్కడ ఉదాహరణలు మనకు చెబుతున్నాయని మీరు చూస్తారు ఉదాహరణకు ఇది సరళ రేఖలా కనిపించడం లేదు కానీ బహుశా ఈ గీత కనిపిస్తుంది ఇక్కడ ఉన్న ఈ ప్రత్యేక గీత ఇతర గీతల కంటే పెద్దదిగా కనిపిస్తుంది బహుశా ఈ పంక్తులు సమాంతర రేఖల వలె కనిపించవు కానీ అవి కాబట్టి ఇవి ఉదాహరణలు ఈ పంక్తులు వక్రరేఖల వలె కనిపిస్తాయి కానీ అవి వాస్తవానికి సరళ రేఖలు కాబట్టి అవి భ్రమకు ఉదాహరణలు డచ్ పెయింటర్ అయిన ఎస్చెర్ యొక్క పని ఆధారంగా మీరు అసాధ్యమైన మెట్లపై ఎక్కడానికి వీలున్న మరొక భ్రమకు ఉదాహరణ ఇక్కడ ఉంది ఈ ప్రత్యేక భావన అభివృద్ధి చెందింది మరియు మీరు మళ్లీ Google escher మరియు అనేక అద్భుతమైన వాటిని కనుగొనవచ్చు అవి విరుద్ధ స్వభావము కల చిత్రాలు అని పిలువబడే ప్రభావిత రంగముని అన్వేషించే చిత్రాలు విరుద్ధమైన చిత్రాలలో ఏదీ తప్పనిసరిగా సరైనది కాదు మరియు ఏదీ తప్పనిసరిగా తప్పు కాదు మీరు విషయాలను చూసేందుకు వివిధ మార్గాలను కలిగి ఉన్నారు అయితే మనం దానిలోకి వెళ్ళే ముందు ఇక్కడ మీరు చూడవచ్చు ఈ చతురస్రం యొక్క రంగు ఈ చతురస్రం యొక్క రంగుతో సమానంగా ఉన్నప్పటికీ ఎందుకంటే తెలుపు మరియు ఆకుపచ్చకి వ్యతిరేకంగా ఉండే అమరిక మన కళ్లపై జోక్యం ప్రభావాన్ని చూపుతుందని మీరు చూస్తారు మరియు మనం రెండు వేర్వేరు రంగులను చూస్తాము ఇది ఒక రంగుల కలయిక మరియు ఇది మరొక రంగుల కలయిక మరియు ఇక్కడ మీరు చూడండి నేను విరుద్ధమైన చిత్రాల గురించి మాట్లాడుతున్నాను అక్కడ పరివర్తన జరుగుతోంది మరియు మీరు ఎషర్స్ యొక్క చాలా ఉత్తేజకరమైన చిత్రాలను చూడవచ్చు వాటి గురించి మరియు ఆ రూపాంతరం పగలు రాత్రిగా రూపాంతరం చెందింది రాత్రి పగలుగా రూపాంతరం చెందింది ఆకాశం భూమిగా మరియు భూమి ఆకాశంగా రూపాంతరం చెందింది కాబట్టి ఇది చాలా ఆసక్తికరమైన చిత్రం మరియు ఇవి కళాకారులు చుట్టూ ఆడే విరుద్ధమైన చిత్రాలు ఇవి ఉత్తేజకరమైనవి మరియు ఆసక్తికరంగా ఉంటాయి ఇక్కడ మరొకటి ఉంది నేను వీటిని వివరించడానికి వెళ్ళను కానీ నేను మీతో పంచుకుంటాను ఎషర్స్ ఎలా విరుద్ధంగా కమ్యూనికేట్ చేయగలరో లేదా మన మనస్సులపై బలమైన ప్రభావాన్ని చూపే భ్రమలను ఎలా సృష్టించారో పంచుకుంటాను చాలా అసాధ్యమని అనిపించే ఈ ప్రత్యేక చిత్రం మనం చేసేదంతా చేసేంత వరకు మనం దానిని తిప్పుతాము మరియు ఇది చాలా చాలా సాధ్యమని మనం ఖచ్చితంగా గ్రహిస్తాము ఎందుకంటే ప్రయోగాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి మరియు వెబ్లో మీరు అతనిని మళ్లీ తనిఖీ చేయవచ్చు కాబట్టి మనం ఒక ఆసక్తికరమైన సెషన్ను కలిగి ఉన్నామని మరియు మీరు దృశ్య కమ్యూనికేషన్ సందర్భంలో ఉపయోగించగల కొన్ని విషయాలను నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను నేను మీకు చెప్పినట్లుగా దయచేసి లింక్లను తనిఖీ చేయండి కొన్ని చాలా ఉత్తేజకరమైన సర్వేలు కొన్ని ఆసక్తికరమైన చిత్రాలు మరియు వాటికి మీరు స్పందించే విధానం మనకు చాలా విషయాలు తెలియజేస్తాయి మరియు మేము మీ ప్రతిస్పందనలను మీతో పంచుకుంటాము తద్వారా మనం కలిసి చేయగలము కలిసి కొన్ని చిన్న చిన్న ఆసక్తికరమైన ఆవిష్కరణలు చేయగలము మరియు ఈ పాఠాలు ఏదో ఒక సమయంలో దృశ్యమును ఉపయోగించి మెరుగైన కమ్యూనికేషన్ వ్యూహాలను రూపొందించడంలో మీకు సహాయపడతాయి అని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మీకు దృశ్య నాగరికత గురించి అలాగే దైనందిన జీవితంలోని వివిధ అంశాలలో దృశ్యమును ఎలా అన్వయించాలో కూడా తెలుసు మిత్రులకు ధన్యవాదాలు